ఇప్పుడు మనం మరొక ఉదాహరణ తీసుకుందాము చిత్రంలో చూపిన సర్క్యూట్లో నోడ్ వోల్టేజ్ పద్ధతిని ఉపయోగించి కరెంట్ విలువలు కనుక్కోండి ఇప్పుడు మనం సూపర్ నోడ్ గురించి చూశాము మరి కొన్ని ఉదాహరణల తర్వాత మనం చూస్తాము ఒకటి లేదా రెండు ఉదాహరణలు తర్వాత సూపర్ మెష్ కూడా చూస్తాము ఇది నోడ్ వోల్టేజ్ విశ్లేషణ కాదు మనం మెష్ విశ్లేషణ కూడా చూస్తాము మెష్ మరియు నోడ్ విశ్లేషణ ఎలా చేయాలో మనం చర్చించుకుందాం కాబట్టి మనకి ఇచ్చిన చిత్రంలోని సర్క్యూట్ లో ఉన్న కరెంట్ విలువలు కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఇచ్చినట్టు నోడ్ వోల్టేజ్ పద్ధతిని ఉపయోగించి కరెంట్ యొక్క విలువ కనుక్కోవాలి ఇక్కడ వాస్తవానికి ఒక కరెంట్ మూలం ఉంది ఇక్కడ ఉన్నది 4 ఆంపియర్ల కరెంట్ ని ఉత్పత్తి చేసే మూలం ఉంది ఇక్కడ మరొక 1 ఆంపియర్ కరెంట్ మూలం ఉంది మరియు సర్క్యూట్లో మిగిలినవి అన్నీ నిరోధకాలు ఉన్నాయి మరియు ఇది రిఫరెన్స్ నోడ్ దీని విలువ 0 ఇది మీకు తెలుసు కనుక నేను v2 - 0 గా లేదా మరేదైనా వ్రాయను కాబట్టి ఇక్కడ మనకు నోడ్ 1 ఇది నోడ్ 2 మరియు ఇది నోడ్ 3 మరియు ఇక్కడ v1 v2 v3 వోల్టేజ్లు ఉన్నాయి నోడ్ వోల్టేజ్ పద్ధతిని ఉపయోగించి ఇక్కడ ఉన్న i1 i 2 i3 మరియు i4 కనుక్కోవాలి కాబట్టి మొదట మనం నోడ్1 వద్ద KCL ను వర్తింప చేయాలి నోడ్ 1 వద్ద KCL ను ఉపయోగించండి కాబట్టి నోడ్1 వద్ద KCL ను ఉపయోగిస్తే ఇక్కడ i1 కరెంట్ ఇది i2 కరెంట్ మరియు ఇది 1 ఆంపియర్ కరెంట్ అన్నీ నోడ్ నుండి బయటకు ప్రవహిస్తున్నాయి కాబట్టి KCL ప్రకారంగా i1 i2 1 విలువ 0 ఇది మొదటి సమీకరణం i1 ఏమిటో ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఉన్నది i1 ఈ మార్గంలో i1 ఇలా ప్రవహిస్తోంది కాబట్టి i1 విలువ v1 v3ని 0 25 తో భాగిస్తే వస్తుంది i1 0 25 ఎందుకంటే ఇది 0 అదే విధంగా i2 i2 ఇక్కడ ఉంది కాబట్టి i 2 1 ఎందుకంటే ఇది 1 Ω కాబట్టి v1 v2 తెలిస్తే మనం కరెంటు విలువలు కనుక్కోవచ్చు ఇవి మన సమీకరణాలు అదేవిధంగా మీరు నోడ్ 2 వద్ద KCLను ఉపయోగిస్తే ఇక్కడ ఉన్న 4 ఆంపియర్ల కరెంట్ నోడ్ 2 లోపలికి ప్రవహిస్తుంది అందువల్ల సమీకరణంలో i2 ఈ 4 వస్తుంది ఎందుకంటే ఇది ఒక కరెంట్ మూలం ఒక స్వతంత్ర కరెంట్ మూలం కనుక i 2 4 i3 కాబట్టిఇది i2 యొక్క సమీకరణం మరియు i3 చూస్తే i3 కోసం v2ను 0 5తో భాగించాలి v2 0 5 ఇక్కడ నేను v2 - 0 అని వ్రాయలేదు మరియు ఇక్కడ నిరోధకం 0 ఇప్పుడు మనం నోడ్3 వద్ద KCL ను ఉపయోగించాలి ఇక్కడ 4 ఆంపియర్ల కరెంట్ బయటకు వెళ్తోంది ఇది i1 కరెంట్ ఈ i1 కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తుంది నోడ్ 3 లోపటికి i1 కరెంట్ వస్తోంది ఇది మన i1 దీని విలువ ఇక్కడ బయటికి వెళ్ళే రెండు కరెంట్లకి సమానం కాబట్టి 4 మరియు i4 బయటికి వెళ్తున్నాయి కనుక i1 4 i4 i4 నేను దీనిని ఇక్కడ వ్రాస్తాను i4 v3 0 5 ఎందుకంటే ఇది 0 5 Ω నిరోధకం ఇప్పుడు మనం వాటిని ఎలా పరిష్కరించాలో చూద్దాము ఇది నోడ్1 యొక్క సమీకరణం ఇక్కడ కనిపించేది నోడ్2 వద్ద మనం చెప్పుకున్నది కరెంట్ సమీకరణాలు ఉపయోగించి దీనిని ఇలా వ్రాయవచ్చు అదేవిధంగా ఇది నోడ్ 3 వద్ద మనం చెప్పుకున్నది ఈ నోడ్ల వద్ద మనం వ్రాసుకున్న సమీకరణాలను వోల్టేజ్ల రూపంలో వ్రాసుకోని వాటిని సరళీకృతం చేయాలి అలా చేస్తే నోడ్1 వద్ద మనకు 5v1 v2 4v3 1 వస్తుంది ఇది మొదటి సమీకరణం ఈ నోడ్2 కరెంట్ సమీకరణాన్ని వోల్టేజ్ లో వ్రాసుకుంటే v1 3v2 4 వస్తుంది ఇది రెండవ సమీకరణం నోడ్3 వద్ద v1 3v2 4 వస్తుంది i1 మరియు i4 ని వోల్టేజ్లలో వ్రాసుకొని సరళీకృతం చేస్తే 2v1 3v3 2 వస్తుంది ఇప్పుడు మీరు ఈ 1 2 3 సమీకరణాలను పరిష్కరిస్తే మీకు v1 7 6 వోల్ట్లు v2 17 18 వోల్ట్లు v3 13 9 వోల్ట్లు సమాధానం వస్తుంది వీటిని ఉపయోగించి అన్నీ కరెంట్లు కనుక్కోవాలి i1 0 25 ఇవన్నీ నేను మీకు చెప్పాను i1 109 ఆంపియర్లు i 2 1 ఇది 19 9 ఆంపియర్లు i3 2 v2 అంటే 2 1718 కాబట్టి 179 ఆంపియర్లు మరియు i4 2v3 అంటే 2 13 9 కాబట్టి 269 ఆంపియర్లు ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాము 3 14 చిత్రంలోని సర్క్యూట్లో v1 v2 మరియు v3 వోల్టేజ్ల విలువలు కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది కొంచెం సంక్లిష్టమైన సర్క్యూట్ ఈ సర్క్యూట్ లోని v1 v2 మరియు v3 విలువలు ఎంత ఇక్కడ ఉన్నది నోడ్1 దీని వోల్టేజ్ v1 మరియు ఇది నోడ్2 దీని వోల్టేజ్ v2 ఇది నోడ్ 3 దీని వోల్టేజ్ v3 మరియు ఇక్కడ v అనే వోల్టేజ్ ఉంది ఓమ్ నియమం ప్రకారంగా v 3 i3 ఎందుకంటే ఇక్కడ ఉన్న నిరోధకం విలువ 3 Ω ఇది మన వోల్టేజ్ v ఇది v వోల్టేజ్ యొక్క సమీకరణం మరియు ఈ క్రింద ఉన్నది మన రిఫరెన్స్ నోడ్ రిఫరెన్స్ నోడ్ని మనం గ్రౌండ్ అని కూడా అంటాము దీని విలువ 0 కాబట్టి v1 వాస్తవానికి v కి సమానం v అనేది v1 మరియు గ్రౌండ్ మధ్య ఉంది కాబట్టి v1 విలువ vకి సమానం కనుక v1 3 i3 v1 v ఇది మీరు మొదట అర్థం చేసుకోవాలి v1 v మరియు ఈ v మీద ఆధారపడిన మరో రెండు ఆధారిత కరెంట్ సాధనాలు ఉన్నాయి ఇది ఒక ఆధారిత కరెంట్ మూలం v4 కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది మరొక ఆధారిత కరెంట్ మూలం ఉంది దీని కరెంట్ విలువ v3 మరియు రెండవ విషయం ఇక్కడ ఎలాంటి విద్యుత్ మూలకం లేదు కాబట్టి ప్రాధమికంగా ఇది ఒక నోడ్ అంటే నోడ్3 అనేది సింగల్ నోడ్ ఇక్కడ ఉన్న బిందువు ఈ బిందువు లేదా ఈ బిందువు వీటన్నిటికి నోడ్3 అనేది ఉమ్మడి నోడ్ దీని అర్దం ఈ 4 Ω మరియు ఈ ఆధారిత కరెంట్ వనరు మరియు ఇక్కడ ఉన్న 2 Ω ఇవి వాస్తవానికి సమాంతరంగా ఉన్నాయి మరియు ఇవి నోడ్3 నుండి రిఫరెన్స్ నోడ్ మధ్యలో ఉన్నాయి ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ లోని కరెంట్ విలువలు తెలుసుకోవాలి ఇది i1 కరెంట్ ఇది i2 కరెంట్ ఇది i3 కరెంట్ ఇది i4 కరెంట్ ఇది i5 కరెంట్ మరియు ఇది i6 కరెంట్ వాటి విలువలు కనుక్కోవాలి మొదట మనం చేయవలసిన పని i1 కరెంట్ని నేను మీకు చెప్పిన విధంగా కనుక్కోవాలి నేను దీన్ని శుభ్రం చేస్తాను కాబట్టి నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీకు అర్ధమయినట్లు భావిస్తున్నాను కాబట్టి v1 వాస్తవానికి vకి సమానం v1 v అని నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు ఈ సర్క్యూట్ ని పరిష్కరించాలి నేను దీన్ని శుభ్రపరుస్తాను కాబట్టి మొదటి విషయం ఏమిటంటే మొదట i1 కనుక్కోవాలి మరియు KCL ను ఉపయోగించే ముందు KCLను వర్తింప చేసే ముందు మొదట i1 ను పొందండి అదే తత్వశాస్త్రం కాబట్టి ఇక్కడ ఉన్నది గుర్తు మరియు ఇది గ్రౌండ్ కాబట్టి ఇక్కడ సవ్య దిశలో KCL ను ఉపయోగించండి దీనిని నేను ఇక్కడ వ్రాస్తాను ఇది 12 ఇక్కడ ఉన్నది 4i1 ఇక్కడ నేను ధ్రువణతలను వ్రాయలేదు ఈ నిరోధకం వద్ద ఉన్నది 4i1 తర్వాత టర్మినల్ ముందు వచ్చింది కాబట్టి v1 సున్నాకి సమానం ఈ సమీకరణాన్ని నేను పైన వ్రాస్తున్నాను దీనిలో నుంచి i1 విలువ 4 కానీ v1 విలువ vకి సమానంఅందువల్లనేను ఇప్పుడు ఈ క్రింద ఇక్కడ వ్రాస్తాను i1 4 కాబట్టి ఇక్కడ KVL ను ఉపయోగిస్తే మనకు is 12 4i1 v1 0 వస్తుంది కానీ v1 యొక్క విలువ vకి సమానం అని నేను ముందే చెప్పాను కనుక v1 v v1 మరియు v రెండు ఒక్కటే కనుక i1 4 ఇది మొదటిది మిగిలినవి సరళమైనవి ఇది నోడ్1 ఇది నోడ్2 మరియు ఇది నోడ్3 కానీ ఇక్కడ ఉన్నది ఆధారిత కరెంట్ మూలం అది v మీద ఆధారపడింది కనుక ఈ సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు ఉదాహరణకు i6 విలువ v3 ఇక్కడ i6 విలువ క్షమించండి కాబట్టి i6 విలువ v3 ని 2తో భాగిస్తే వస్తుందిఎందుకంటే ఇక్కడ 2 Ω నిరోధకం ఉంది ఇది రిఫరెన్స్ అంటే గ్రౌండ్ దీని విలువ సున్నా కాబట్టి v3 2 అనేది i6 విలువ అదేవిధంగా మనం i5 విలువ ఎంతో కనుక్కోవాలి ఇక్కడ ఉన్నది ఉమ్మడి నోడ్ ఇక్కడ ఉన్న నోడ్ ఇక్కడ ఉన్నది మరియు ఇది అన్నీ ఒక్కటే నోడ్3 i5 విలువ నేను ఇక్కడ వ్రాస్తున్నాను ఇది v3 4 ఎందుకంటే ఇక్కడ 4 Ω నిరోధకం ఉంది కనుక i5 v3 4 మరియు ఈ v3 కరెంట్ అనేది లోపలికి వస్తోంది మనం KCLని ఉపయోగిస్తే అర్ధం అవుతుంది అదే విధంగా ఇక్కడ ఉన్న ఆధారిత కరెంట్ మూలం నుండి v4 కరెంట్ బయటికి వెళ్తోంది అదే విధంగా మీరు i4 విలువ కనుక్కోవాలి అంటే వాస్తవానికి i4 v2 6 ఎందుకంటే ఇక్కడ 6 Ω నిరోధకం ఉంది కనుక ఇది v2 4 అదేవిధంగా మనం i3ని కనుక్కోవాలి అంటే వాస్తవానికి i3 v1 3 దీనిని మనం v3 అని కూడా వ్రాసుకోవచ్చు ఎందుకంటే v1 విలువ v కి సమానం అని ముందే చెప్పుకున్నాము అదే విధంగా i2 ఈ విషయాలు సులభంగా అర్థమవుతాయని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మీరు ఇక్కడ i 2 చూస్తే ఇది నోడ్ 1 నుండి నోడ్3కి ఇలా ప్రవహిస్తోంది ఇది మన i2 దీని విలువ వాస్తవానికి 12 ఎందుకంటే ఇక్కడ ఉన్నది 12 Ωల నిరోధకం కాబట్టి i1 i2 i3 i4 i5 i6 అన్నింటి గురించి నేను మీకు చెప్పాను ఇప్పుడు KCL ను ఉపయోగించండి ఈ v3 వాస్తవానికి ఆధారిత కరెంట్ మూలం కాబట్టి ఇక్కడ కరెంట్ బయటికి వెళ్తోంది మరియు ఇది ఆధారిత కరెంట్ వనరు ఈ v4 కరెంట్ దిశ క్రిందికి ఉండటంతో ఇది టర్మినల్ నుండి బయటకు వెళ్తోంది మరియు v3 యొక్క దిశ పైకి ఉంది ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చూద్దాము కాబట్టి నోడ్1 వద్ద i1 i 2 i3 అని మనకి తెలుసు v1 విలువ vకి సమానం మరియు i1 విలువ కూడా నేను మీకు చెప్పాను ఇది 12 3 0 అనేది మనం వ్రాయాల్సిన అవసరం లేదు కానీ నేను మీకు అర్థం అవ్వడం కోసం వ్రాసాను ఇది రిఫరెన్స్ నోడ్ దీని విలువ మరేదైనా అని చెప్తే తప్ప దీని విలువ మనం 0 అనే తీసుకోవాలి v1 విలువ vకి సమానం అని గుర్తు తెచ్చుకోండి దీనిని ఈ సమీకరణంలో పెట్టండి v1 v అని వ్రాసి దానిని సరళీకృతం చేస్తే 8v v3 36 వస్తుంది ఇది సమీకరణం i అదే విధంగా ఇక్కడ మనం నోడ్2 ని చూస్తే నోడ్2 వద్ద సమీకరణం 6 v 4 v2 6 దీని అర్ధం నోడ్2 దగ్గర చూస్తే ఇది వాస్తవానికి ఇక్కడ ఉన్నది నోడ్2 ఇది మన నోడ్2 కాబట్టి నోడ్ 2 వద్ద KCL ఉపయోగిస్తే మనకి ఈ సమీకరణం వస్తుంది నోడ్ 2 వద్ద వచ్చేది సమీకరణం 2 ఇక్కడ ఉన్నది నోడ్3 ఇది ఉమ్మడి నోడ్ ఈ నోడ్3 అనేది ఉమ్మడి నోడ్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ v3 ఇక్కడ ఉన్నది కూడా v3 మరియు ఇక్కడ ఉన్నది కూడా v3 కాబట్టి ఈ సందర్భంలో ఈ శాఖను చూస్తే ఇక్కడ కరెంట్ ఈ మార్గంలో నోడ్ 3 నుండి నోడ్ 2కి ఈ విధంగా ప్రవహిస్తోంది మరియు ఇక్కడ చూస్తే ఈ కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది మరియు మిగిలిన రెండు కరెంట్లు బయటికి వెళ్తున్నాయి కాబట్టి ఇది 6 అవుతుందిఇక్కడ కరెంట్ ఇలా ప్రవహిస్తోంది కనుక ఇది నోడ్ లోపలికి వస్తోంది ఈ కరెంట్ని వోల్టేజ్ రూపంలో వ్రాస్తే 6 ఈ v4 కరెంట్ బయటికి వెళ్తోంది కనుక v4 v2 6 v2 6 ఇదీ సమీకరణం నేను అక్కడ వ్రాసాను కాబట్టి నేను ఇక్కడ ఏది నేరుగా కరెంట్ రూపంలో వ్రాయలేదు కానీ మీకు అర్థం అవుతుంది నేను కరెంట్ని వోల్టేజ్ రూపంలో ఇలా వ్రాసాను 6 v 4 v2 6 కాబట్టి దీనిని సరళీకృతం చేస్తే 3v v1 విలువ vకి సమానం కనుక నేను v ని ఉపయోగించాను ఇక్కడ ఉన్న ఈ v4 ఈ సమీకరణాన్ని సరళీకృతం చేస్తే మనకు 3v 4v2 2v3 0 లభిస్తుంది అదే విధంగా నోడ్3 వద్ద KCLను ఉపయోగిస్తే మనం నోడ్3 వద్ద చూస్తే ఇది మన నోడ్3 ఇక్కడ ఈ 3 మూలకాలు సమాంతరంగా ఉన్నాయి మరియు మరో కరెంట్ i2 కూడా నోడ్ లోపలికి వెళ్తోంది కాబట్టి ఇక్కడ KCLను వర్తింపచేయాలిఇది మరొకటి కాబట్టి 1 2 3 4 5 వివిధ కరెంట్లు నోడ్ నుంచి బయటికి లేదా లోపలికి వస్తాయి ఇక్కడ i2 కరెంట్ నోడ్ లోపలికి వస్తోంది ఈ i6 కరెంట్ నోడ్ నుండి బయటికి వెళ్తోంది v3 ఆధారిత మూలం నోడ్ లోపలికి వస్తోంది i5 కరెంట్ నోడ్ నుండి బయటికి వెళ్తోంది మరో కరెంట్ 6 ఈ దిశలో నోడ్ నుండి బయటికి వెళ్తోంది ఇది మీరు అర్థం చేసుకోవడానికి చెప్పాను ఇది నోడ్ 3 వద్ద ఉన్న సమీకరణం ఇది ప్రాథమికంగా ఉమ్మడి నోడ్ ఈ 3 దగ్గర ఉన్నది ఇక్కడ కనిపించేది నోడ్ ఇక్కడ i2 కరెంట్ నోడ్ లోపలికి వస్తోంది i 2 12 ఈ i2 కరెంట్ లోపటికి వస్తోంది ఇక్కడ మరో కరెంట్ ని మనం చూపించలేదు కానీ ఈ కరెంట్ కూడా లోపలికి వస్తోంది ఇక్కడ ఉన్న ఈ ఆధారిత కరెంట్ కూడా లోపలికి వస్తోంది v3 కరెంట్ కూడా లోపలికి వస్తోంది మరియు వేరే కరెంట్లు బయటికి వెళ్తున్నాయి ఈ 2 కరెంట్లు లోపటికి వస్తున్నాయి మరో కరెంట్ కూడా బయటికి వెళ్తోంది ఇది i5 మరియు i6 ఇది కామన్ నోడ్ మరో కరెంట్ కూడా బయటికి వెళ్తోంది ఈ కరెంట్ 6 కాబట్టి సమీకరణం i 2 v 3 i5 i6 6 i5 తెలుసు i6 తెలుసు మరియు i2 కూడా తెలుసు వీటన్నింటినీ వోల్టేజ్ రూపంలో పెట్టాలి మనం చాలా ఉదాహరణలు చూశాము కనుక నేను వీటిని కరెంట్ రూపంలో వ్రాయలేదు ఇది నోడ్3 వద్ద సమీకరణం ఇవి మన సమీకరణాలు కాబట్టి వీటిని సరళీకృతం చేస్తే 5v 2v2 12v3 0 లభిస్తుంది ఇక్కడ ఉన్న ఈ 1 2 3 సమీకరణాలను పరిష్కరిస్తే v v1 4 686 వోల్ట్లు v2 2 769 వోల్ట్లు మరియు v3 1 491 వోల్ట్లు వస్తుంది మరొక సమస్యని తీసుకుందాము చాలా ఉదాహరణలు పరిష్కరించాము తర్వాత ఇక్కడ మనం నేరుగా సమీకరణాలు వ్రాస్తాను కాబట్టి ఈ సమస్యకు మనం v1 v2 మరియు v3 విలువలు కనుగొనవలసి ఉంది కాబట్టి ఇది v1 ఇది v2 మరియు ఇది v3 మనం సర్క్యూట్ని చూడగానే నేరుగా v3 ను కనుగొనవచ్చు v3 విలువ 10 వోల్ట్లు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏకైక వోల్టేజ్ మూలం ఇది కానీ ఇక్కడ మనం ఇలా నేరుగా విలువని చెప్పలేము ఎందుకంటే ఇక్కడ 1Ω నిరోధకం ఉంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ v1 కనుక్కోవాలి అంటే దానికంటే ముందు ఇవన్నీ క్షమించండి ఇక్కడ ఉన్నది ఒక ఉమ్మడి నోడ్ కనుక ఇది i2 కరెంట్ మనం నోడ్ 1 వద్ద చూస్తే అది ఈ విధంగా ఉంటుంది ఇది మన నోడ్ 1 అనుకుందాం కాబట్టి ఈ i1 కరెంట్ నోడ్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ కరెంట్ i1 ఇది నోడ్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు i2 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది KCLను వివరిస్తున్నాను ఇది i2 కరెంట్ నోడ్ నుండి బయటికి ప్రవహిస్తోంది ఇక్కడ ఇది ఒకఉమ్మడి నోడ్ మరియు 12 ఆంపియర్లు నోడ్లోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే దిశ ఈ విధంగా నోడ్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది 12 ఆంపియర్ల కరెంట్ మరొక విషయం ఏమిటంటే ఇది ఈ నోడ్ నుండి వెళ్ళే ix కరెంట్ కాబట్టి ఇది నోడ్ నుండి బయటికి వెళ్ళే ix కరెంట్ కాబట్టి ఇక్కడ చూస్తే 1 2 3 4 నాలుగు మార్గాలు ఉన్నాయి కాబట్టి రెండు కరెంట్ లు నోడ్లోకి ప్రవేశిస్తోంది అంటే i1 i2 i2 ix అంటే 2 ప్రవాహాలు బయటికి వెళ్తున్నాయి ఇది నోడ్ యొక్క KCL అదే విధంగా వోల్టేజ్ గురించి తరువాత చూద్దాము ఇప్పుడు మనం నోడ్2 ని చూస్తే ఇక్కడ i 2 i3 8 0 ఎందుకంటే అన్ని కరెంట్లు నోడ్లోకి ప్రవేశిస్తున్నాయి కాబట్టి i2 i3 8 ఇక్కడ అన్ని కరెంట్లు నోడ్లోకి ప్రవేశిస్తున్నాయి ఇప్పుడు i3 విలువ తెలుసుకుందాము i3 కోసం ను 2తో భాగించాలి కాబట్టి ఇక్కడ ఉన్న i2 కరెంట్ ను 1తో భాగించాలి ఇది 1 ఎందుకంటే ఇక్కడ ఒక Ω నిరోధకం ఉంది అదేవిధంగా i3 కనుక్కోవాలి అంటే i3 2 ఎందుకంటే ఇక్కడ 2 Ω నిరోధకం ఉంది మరియు ఇక్కడ ix కరెంట్ ఉంది మరొక కరెంట్ ix ఇక్కడ కనిపించేది ఉమ్మడి నోడ్ v1 మరియు ఇక్కడ కనిపించేది కూడాఉమ్మడి నోడ్ v3 ix కరెంట్ కోసం v1 v3ను ఈ 1Ω నిరోధకంతో భాగించాలి ix కనుక్కున్న తర్వాత ఇంక మిగిలింది i1 కరెంట్ దీనిని ఎలా కనుక్కోవాలి ఇక్కడ 1Ω నిరోధకం ఉంది దీనిని ఎలా చేయాలి ముందు మనం నోడ్1 చూద్దాము కాబట్టి మీరు ఇక్కడ ఈ సర్క్యూట్ని చూస్తే ఈ క్రింద ఉన్న వోల్టేజ్ని మనం రిఫరెన్స్ వోల్టేజ్ అని చెప్పుకున్నాము ఇక్కడ నేను గీసిన దానిని మనం v1 వోల్టేజ్ అని భావిస్తే మరియు ఈ v1 వోల్టేజ్కి క్రింద రిఫరెన్స్ నోడ్ ఉంటుంది కనుక ఇలా వ్రాస్తాను ఇక్కడ ఉన్నది 1 Ω నిరోధకం మరియు ఇక్కడ 10 వోల్ట్లు ఉంది మరియు i1 కరెంట్ యొక్క దిశ ఈ విధంగా ఉంది అని అనుకుందాము కాబట్టి కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తుంటే అపసవ్య దిశలో వెళ్తుంటే మన సమీకరణం i1 1 అవుతుంది ఎందుకంటే ఇక్కడ 1 Ω నిరోధకం ఉంది తరువాత వస్తుంది v1 10 0 అందువల్ల i1 10 v1 దీనిని నేను ఇక్కడ వ్రాస్తున్నాను i1 1 ఈ i1 కరెంట్ యొక్క సమీకరణం నేను ఇక్కడ వ్రాస్తున్నాను క్షమించండి i1 అంటే 10 v1 12 ఇక్కడ ఉన్నది KCL యొక్క సమీకరణాలు 10 - v11 12v1 - v21 v1 - v31 ఈ సమీకరణం ఎలా వ్రాయాలో మీకు అర్థం అవ్వాలి ఈ KCL యొక్క సమీకరణం వ్రాయడం మీకు తెలియాలి లేకపోతే ఉదాహరణకు ఈ సమీకరణాన్ని బట్టి పట్టి గుర్తుపెట్టుకోవద్దు ఈ సమీకరణం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంతే కానీ దానిని గుర్తు పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అది ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానం సమస్య అర్థం చేసుకోకుండా ఈ సమీకరణాన్ని గుర్తు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకొవాలి ఆపై మీరు అభ్యాసం చేయండి అప్పుడు మీరు ప్రతి సమస్యను 100 శాతం ఖచ్చితత్వంతో పరిష్కరించగలరు కాబట్టి ఇక్కడ కనిపించేవి నోడ్ 1 వద్ద ఇవి నేను చెప్పిన సమీకరణాలు కాబట్టి వీటిని సరళీకృతం చేస్తే చివరికి నాకు 3v1 v2 32 అనే సమీకరణం లభిస్తుంది అదేవిధంగా నోడ్2 వద్ద KCLను ఉపయోగిస్తే నోడ్ లోపలికి మరియు బయటికి ప్రవహించే కరెంట్ల సమీకరణం వివరించాను దీనిని వోల్టేజ్ రూపంలో వ్రాస్తే 1 8 2 ఇలా వస్తుంది వీటిని i సమీకరణంలో ప్రతిక్షేపించండి నేను ఇక్కడ KCLను i అనే కరెంట్ రూపంలో వ్రాయలేదు వీటిని నేను సమస్య వివరించే అప్పుడు చెప్పాను కాబట్టి నేను సమయం ఆదా చేయడానికి ఇక్కడ నేరుగా వోల్టేజ్ రూపంలో వ్రాసాను మీకు సమీకరణాలు అర్థం అవుతాయి అని ఆశిస్తున్నాను నోడ్ 2 వద్ద సమీకరణం 2v1 3v2 26 1 2 సమీకరణాలను పరిష్కరించండి మీకు v1 17 428 వోల్ట్లు మరియు v2 20 285 వోల్ట్లు వస్తుంది మరియు కరెంట్లు కనుక్కోండి ix 1 కాబట్టి ఇది 7 428 ఆంపియర్లు మరియు i2 1 కనుక దీని విలువ 2 857 ఆంపియర్లు వస్తుంది కరెంట్ కి - గుర్తు ఉంటే ఆ కరెంట్ వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది i3 2 కనుక దీని విలువ 5 142 ఆంపియర్లు కాబట్టి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అందరికీ అర్థం అయ్యింది అని ఆశిస్తున్నాను మరియు ఇక్కడ ఏది లేనందు వల్ల v3 10 వోల్ట్లు కానీ ఇక్కడ ఏదైనా నిరోధకత ఉంటే v1 10 వోల్ట్లు అని వ్రాయకూడదు మనం ఇక్కడ KVL ను ఉపయోగించి v1 విలువ తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా i1 సమీకరణం వ్రాయాలి కాబట్టి నేరుగా సమీకరణాన్ని వ్రాయకండి పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది మరొక సమస్య ఈ చిత్రంలో చూపిన సర్క్యూట్ యొక్క v2 విలువను నోడ్ విశ్లేషణ ఉపయోగించి కనుక్కోండి ఇక్కడ కూడా నేరుగా నేను ఆ సమీకరణాలను వ్రాస్తాను కానీ ఇది బ్రిడ్జ్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ ఇది రిఫరెన్స్ నోడ్ మరియు ఇది నోడ్ 1 ఇది వోల్టేజ్ v1 ఇది వోల్టేజ్ v2 మరియు ఇది వోల్టేజ్ v3 మరియు ఒక 2 ఆంపియర్ మూలం అనుసంధానించబడి ఉంది ప్రాథమికంగా ఇది ఉమ్మడి నోడ్ కాబట్టి ఇది నోడ్1 ఈ సర్క్యూట్లో ఇక్కడ ఉన్నది ఇది నోడ్1 ఇక్కడ ఒక కరెంట్ బయటికి వెళ్తోంది KCLను ఉపయోగిస్తే ఇక్కడ i1 కరెంట్ నోడ్ నుండి బయటికి ప్రవహిస్తోంది మరియు మరో కరెంట్ i2 ఇది కూడా నోడ్1 నుంచే వెళ్తోంది కనుక ఇది ఉమ్మడి నోడ్ ఇక్కడ మరొక కరెంట్ ఉంది i3 కరెంట్ కూడా నోడ్1 నుండి బయటికి వెళ్తోంది ఈ 2 ఆంపియర్ల కరెంట్ లోపలికి వస్తోంది కాబట్టి నోడ్1లోకి 2 ఆంపియర్ల కరెంట్ వస్తోంది కాబట్టి 1 2 3 4 శాఖలు ఉన్నాయి కాబట్టి ఒక కరెంట్ లోపలికి మరియు మిగిలినవి బయటికి ప్రవహిస్తున్నాయి కాబట్టి i1 i 2 i3 2 ఇది నోడ్ 1 సమీకరణం ఇప్పుడు దీనిలో i1 విలువ కొరకు ను 8తో భాగించాలి ఎందుకంటే ఇది 8 Ω అదేవిధంగా i2 ఇది v1 మరియు ఇది రిఫరెన్స్ నోడ్ వోల్టేజ్ సున్నా v0 0 కాబట్టి i2 విలువ v120 ఎందుకంటే ఇక్కడ 20 Ω నిరోధకం ఉంది తరువాత i3 ఇది ఒక ఉమ్మడి నోడ్ కాబట్టి ఈ వోల్టేజ్ v1 మరియు ఇది కూడా ఉమ్మడి నోడ్ ఇది వోల్టేజ్ v3 దీనిని నేను ఇక్కడ వ్రాస్తున్నాను i3 12 కాబట్టి i1 i2 i3 నోడ్1 KCLలో ఉపయోగిస్తే v1 v2 మరియు v3లో సమీకరణం వస్తుంది ఇది మీకు తర్వాత చూపించే పరిష్కారంలో సులువుగా అర్థం అవుతుంది కానీ ముందు అది ఎలా వచ్చిందో మీకు అర్థం అవ్వాలి కనుక నేను వివరిస్తున్నాను దీనిని నేను శుభ్రపరుస్తాను కాబట్టి నోడ్1 సమీకరణం పూర్తి అయ్యింది ఇప్పుడు నోడ్2 ని చూడాలి కాబట్టి నోడ్2 వద్ద KCLను వర్తింప చేయాలి కాబట్టి ఈ నోడ్ 2 కోసం సర్క్యూట్ ని చూస్తే i1 i2 మరియు మిగిలిన శాఖలు ఉన్నాయి v1 v2 v3 కనుక్కోవాలి అంటే ఈ రెండు శాఖల కరెంట్లు కావాలి వాటిని నేను రాయలేదు కానీ కరెంట్ ప్రవహించే దిశని చూపించాను ఉదాహరణకు ఈ సర్క్యూట్ లోని నోడ్ 2 వద్ద KCL ను వర్తింపచేస్తే ఇది నోడ్2 ఇక్కడ ఉన్నది నోడ్2 నోడ్2 వద్ద i1 కరెంట్ లోపలికి ప్రవహిస్తోంది i1 కరెంట్ v1 నుండి v2 లోపలికి వస్తుంది కనుక కరెంట్ విలువ కొరకు v1 - v2 ను 8తో భాగించాలి ఈ కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది మరియు రెండు కరెంట్లు బయటికి వెళ్తున్నాయి అంటే ఇది లోపలికి మరియు ఈ రెండు బయటికి వెళ్తున్నాయి మరియు ఇది డాటమ్ నోడ్ అంటే రిఫరెన్స్ నోడ్ రిఫరెన్స్ నోడ్ యొక్క విలువ సున్నాఅంటే ఈ కరెంట్ v26 ఎందుకంటే ఇది 6 Ω అదేవిధంగా ఈ దిశలో తీసుకున్నందున మరొక కరెంట్ కూడా నోడ్ నుండి బయటికి వెళ్తోంది కాబట్టి ఈ బయటికి వెళ్ళే కరెంట్ యొక్క విలువ కొరకు ను 4 ద్వారా భాగించాలి అంటే 8 లోపలికి వచ్చే కరెంట్ v2 6 4 తర్వాత చూపించాను ఇది నోడ్2 వద్ద సమీకరణం అదేవిధంగా ఇక్కడ నోడ్3 కనుక్కోవాలి కాబట్టి ఈ నోడ్3ని చూస్తే ఇది వాస్తవానికి ఒకఉమ్మడి నోడ్ నోడ్3 ని తీసుకుంటే దీనిని నోడ్3 అనుకుంటే ఇదిఉమ్మడి నోడ్ ఇవి అన్నీ నోడ్3 కే అనుసంధానించబడింది ఇక్కడ 2 ఆంపియర్ల కరెంట్ ఉంది కాబట్టి ఈ 2 ఆంపియర్ల కరెంట్ నోడ్ నుండి బయటికి వెళ్తోంది ఇక్కడ మరొక కరెంట్ కూడా ఉంది ఇది i3 కరెంట్ i3 కరెంట్ ఇక్కడ గుర్తించబడింది కాబట్టి i3 కరెంట్ నోడ్ నుండి బయటికి వెళ్తోంది మరియు i3 విలువ కొరకు v1 v3ని 12తో భాగించాలి ఇక్కడ రెండు కరెంట్లు లోపలికి వస్తున్నాయి మరియు మరొక కరెంట్ 4 కూడా నోడ్3 లోపలికి వస్తోంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇది నోడ్3 మరియు ఈ కరెంట్ 4 ఈ కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది కానీ ఇక్కడ మరొక కరెంట్ దిశ ఈ విధంగా ఉంది ఇక్కడ క్రింద ఉన్నది రిఫరెన్స్ వోల్టేజ్ దీని విలువ సున్నా మరొక కరెంట్ కూడా ఈ టర్మినల్ నుండి బయటికి వెళ్తోంది కాబట్టి ఈ కరెంట్ విలువ v310 i3 కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది కాబట్టి i3 కరెంట్ ను 12తో భాగించాలి మరియు మరొక కరెంట్ 4 నోడ్ లోపలికి ప్రవహిస్తోంది కాబట్టి ఈ రెండు లోపలికి వచ్చే కరెంట్ల విలువ 2 v3 10 కి సమానం ఈ విధంగా మనం సమీకరణం వ్రాసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మనం ఈ సమస్యను పరిష్కరించాలి కాబట్టి నేను దీనిని శుభ్రం చేస్తాను నోడ్1 వద్ద ఉన్న సమీకరణాలు నేను ఇక్కడ వ్రాసాను కాబట్టి నేను ఏ శాఖను లేదా మరేదైనా నేను మర్చిపోలేదని ఆశిస్తూ ప్రతిదీ సరైనదని నమ్ముతున్నాను కాబట్టి ఇది వాస్తవానికి నోడ్1 వద్ద KCL యొక్క సమీకరణం ఇవి అన్నీ నేను మీకు చెప్పిన వీటినే ఇక్కడ వ్రాసాను కాబట్టి 8 v1 - 0 అంటే v120 ఎందుకంటే రిఫరెన్స్ నోడ్ విలువ సున్నా కానీ మీకు అర్థం అవ్వడం కోసం నేను v1 - 0 అని వ్రాసాను ఇందులో 0 రిఫరెన్స్ నోడ్ మరియు 12 2 కాబట్టి దీనిని సరళీకృతం చేస్తే 31v1 15v2 10v3 240 వస్తుంది అదేవిధంగా నోడ్2 వద్ద సరళీకృతం చేసిన సమీకరణం 3v1 13v2 6v3 0 ఇది సమీకరణం 2 అదే విధంగా నోడ్3 వద్ద ఇది 11వ ఉదాహరణ కాబట్టి నేను చెప్పినట్టు మీరు స్వయంగా చేసి చూడండి ఇక్కడ నేను వివిధ రకాల ఉదాహరణలు నేను వివరించాను కాబట్టి ఈ విధంగా మీరు సరళీకృతం చేస్తే నేను ప్రతిదీ ఇక్కడ వ్రాసాను మీరు కూడా చేసి చూడండి కాబట్టి చివరికి మనకు 5v1 15v2 26v3 120 అనే సమీకరణం 3 వస్తుంది ఈ 1 2 3 సమీకరణాలను v1 v2 v3 కోసం పరిష్కరించండి మనకు v2 0 వస్తుంది అంటే ఈ సర్క్యూట్ ని సంతులితమైన సర్క్యూట్ అంటాము దీనిని మనం ఈ కొర్స్లో చదవడం లేదు కాబట్టి ఒక వోల్టేజ్ v2 0 వస్తుంది కాబట్టి ఇది సంతులితమైన సర్క్యూట్ ఇచ్చిన సమస్యలో నోడల్ విశ్లేషణ ఉపయోగించి v2 విలువ కనుక్కోవాలి కాబట్టి మనం పరిష్కరిస్తే v2 విలువ సున్నా వచ్చింది దీని అర్థం ఈ నోడల్ సర్క్యూట్ అనేది ఒక సంతులితమైన సర్క్యూట్